పేటెంట్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆవిష్కర్త ఒక ఆవిష్కరణను సృష్టించిన వ్యక్తి మరియు అతను పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తి ఈ చట్టం 'నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త' వేరే వ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త ఆవిష్కరణను కనుగొనవచ్చు అతను దాన్ని మరొక వ్యక్తికి కేటాయించవచ్చు ఇప్పుడు ఈ ప్రతినిధి ఒక వ్యక్తి ఆవిష్కరణ తీసుకొని దానిని ఫైల్ చేసి పేటెంట్ కార్యాలయంలో ప్రాసిక్యూట్ చేస్తాడు చాలా సందర్భాల్లో ఒక సంస్థ లేదా పరిశోధనా సంస్థ కోసం పనిచేసే ఉద్యోగులు ఆవిష్కరణను కలిగి ఉండరు వారి ఉద్యోగ నిబంధనల ప్రకారం ఆవిష్కరణల మీద హక్కు వారికి ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యానిదే కాబట్టి ఒక ఉద్యోగి ఒక ఆవిష్కరణతో వచ్చినప్పుడు ఆ ఉద్యోగి పేరును ఆవిష్కర్త పేరుగా పేర్కొంటారు అయితే దరఖాస్తుదారుడు మాత్రం సంస్థే కాబట్టి పేటెంట్లకు సంబంధించి రెండు వేర్వేరు ఆస్తులను మీరు చూడవచ్చు ఒకటి వీరు ఆవిష్కర్తగా చూపించబడతారు లేదా వీరు దరఖాస్తుదారుగా ఉంటారు పేటెంట్ కలిగి ఉంటారు పేటెంట్ను ఫైల్ చేస్తారు పేటెంట్ మంజూరు కావడానికి అన్ని ఖర్చులను చూసుకుంటారు మరియు చివరికి వీరే పేటెంట్ను పునరుద్ధరించి సజీవంగా ఉంచుతారు ఒకవేళ ఆవిష్కర్త దరఖాస్తుదారుడు అయితే ఎటువంటి ప్రతినిధి నియామకం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఆవిష్కర్తే దరఖాస్తుదారుడు అయ్యాడు ఆవిష్కర్త దరఖాస్తుదారు కానప్పుడు ప్రాతినిధ్యాన్ని వేరేవారికి అప్పగించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు 'అసైన్మెంట్' అనేది ఒక ఆవిష్కరణను చట్టబద్ధంగా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పంపగల సాధనం ఒక ఆవిష్కరణపై హక్కులు ఆవిష్కర్త పని చేసే సంస్థకో లేదా మరొక వ్యక్తికో ఇవ్వబడుతుంది ఉద్యోగులు ఒక కంపెనీలో పనిచేసే సమయంలో వారు తీసుకువచ్చే ఏదైనా ఆవిష్కరణ సాధారణంగా ఆ సంస్థకు లేదా దాని యజమానికి కేటాయించబడుతుంది అని వారి ఉద్యోగ నిబంధనలు చెబుతాయి కాబట్టి ఈ ప్రాతినిధ్య నియామకం ఉపాధి ఒప్పందం ద్వారా జరగవచ్చు లేదా అవి ఒక నిర్దిష్ట పత్రం ద్వారా చేయవచ్చు కాబట్టి ఇది చట్టంలో హక్కు యొక్క రుజువుగా సూచించబడుతుంది మీరు దరఖాస్తుదారు కావాలంటే మీరు దరఖాస్తుదారుడి స్థితిని ఏ రుజువు ద్వారా క్లెయిమ్ చేస్తున్నారో ప్రదర్శించాలి మీరు ఆవిష్కర్త అయితే మీరు ఏ రుజువు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిష్కర్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు మీరు ఆవిష్కర్త కాకపోతేనే మీకు రుజువు అవసరం హక్కు యొక్క రుజువు ఒక అసైన్మెంట్ డీడ్ కావచ్చు దీనిలో ఆవిష్కర్త ఆవిష్కరణను వేరే ఎవరికో బదలాయిస్తాడు కాబట్టి ఒక దరఖాస్తుదారు 'నిజమైన లేదా మొదటి ఆవిష్కర్త' కావచ్చు లేదా అది కేటాయించిన వ్యక్తి కావచ్చు లేదా 'నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త' యొక్క చట్టపరమైన ప్రతినిధి కావచ్చు లేదా ఈ హక్కు కేటాయించిన వ్యక్తి యొక్క చట్టపరమైన ప్రతినిధి కావచ్చు కాబట్టి మొదట 'నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త' ఉన్నాడు కాబట్టి అతను పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ 'నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త' దరఖాస్తుదారు కాకపోతే ఆవిష్కరణ కేటాయించిన వ్యక్తి దరఖాస్తుదారుడు అవుతాడు అప్పుడు మీకు మూడవ వర్గం ఉంది 'నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త' మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి యొక్క చట్టపరమైన ప్రతినిధి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మూడు వర్గాలు గురించిన చర్చ వలన ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో ఏ సామర్థ్యంలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్న అంశాలు మాత్రమే మనకు తెలుస్తాయి పేటెంట్లను దాఖలు చేయడానికి మరియు ప్రాసిక్యూట్ చేయడానికి మనకు పేటెంట్ ఏజెంట్ అనే నిపుణుడు అవసరం సాధారణంగా పేటెంట్ ఏజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ ఉన్నవారు మరియు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పేటెంట్ ఏజెంట్ పరీక్షను పాస్ అయిన వ్యక్తులు ఇప్పుడు పేటెంట్ ఏజెంట్ పరీక్ష పేటెంట్ చట్టంలో వీరికున్న నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది ఈ పరీక్షను పాస్ అయ్యే వ్యక్తులు పేటెంట్ కార్యాలయంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇది కలిగిస్తుంది కాబట్టి పేటెంట్ల ముసాయిదా తయారు చేయడానికి మరియు దాఖలు చేయడానికి మరియు దరఖాస్తుదారు దరఖాస్తుకు సంబంధించి పేటెంట్ కార్యాలయం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వడానికి మీకు ఒక రిజిస్టర్డ్ పేటెంట్ ఏజెంట్ ఉండాలి పేటెంట్ కార్యాలయం పేటెంట్ ఏజెంట్ యొక్క పాత్రను స్పష్టంగా చెప్పుతుంది వీరు పేటెంట్ ఏజెంట్ పరీక్ష పాస్ అయి ఉండాలి మళ్ళీ కాలానికి అనుగుణంగా వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి కాబట్టి పేటెంట్ కార్యాలయంతో ఒక ఆవిష్కర్త నేరుగా వ్యవహరించలేడు అని నేను చెప్పడం లేదు దరఖాస్తుదారుగా మీరు నేరుగా పేటెంట్ కార్యాలయంతో వ్యవహరించవచ్చు కానీ దానికన్నా సులువైన మార్గం పేటెంట్ ఏజెంట్ ద్వారా వెళ్ళడం పేటెంట్ ఏజెంట్ను నియమించుకునేటప్పుడు మీరు వారికి అధికారాన్ని ఇవ్వాలి మీకు ప్రాతినిధ్యం వహించడానికి పేటెంట్ ఏజెంట్కు అధికారం ఇవ్వడానికి ఒక నిర్దిష్ట పత్రం ఉంది మీరు న్యాయస్థానం ముందు కేసు పెట్టవలసి వస్తే మీరు ఒక న్యాయవాదిని వకాల్తా తీసుకోమని అడుగుతారు అది మీరు 'వకాలత్' దాఖలు చేయడం ద్వారా చేస్తారు అదేవిధంగా ఇక్కడ మీరు చేయవచ్చు మీరు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వవచ్చు లేదా మీకు ఫారం 26 ద్వారా మీరు పేటెంట్ ఏజెంట్ను నియమించుకుంటారు కాబట్టి పేటెంట్ ఏజెంట్ అనే వ్యక్తి ఆవిష్కర్త దరఖాస్తుదారు మరియు పేటెంట్ కార్యాలయం మధ్య సయోధ్యను సాదిస్తాడు ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది ఈ ఆవిష్కరణ హక్కులు ఎవరి దగ్గర ఉన్నా ఆవిష్కర్త పేరును తప్పనిసరిగా పేర్కొనాలి కాబట్టి ఈ నిబంధన ఒక ఆవిష్కర్త యొక్క సామర్థ్యం మరియు దరఖాస్తుదారుడి సామర్థ్యం మధ్య వ్యత్యాసాన్ని తెస్తుంది ఒక ఆవిష్కర్తగా మీకు సూచించబడే హక్కు ఉంది మీరు ఆవిష్కరణను కలిగి ఉన్నారా అనే దానితో సంబంధం లేకుండా ఆవిష్కర్తగా పేర్కొనబడడానికి మీకు హక్కు ఉంది ఒక సంస్థలోని ఉద్యోగి ఒక ఆవిష్కరణతో బయటకు వస్తాడు కానీ ఆ ఆవిష్కరణ సంస్థ నియమాల ప్రకారం ఆ సంస్థకు దాని యజమానికి కేటాయించబడుతుంది మరియు యజమాని దరఖాస్తుదారుడు అయి పేటెంట్ దాఖలు చేసి పేటెంట్ పొందుతాడు ఇప్పుడు ఆవిష్కరణ నుండి వచ్చే ప్రతి వాణిజ్య లాభం యజమాని ఆనందిస్తాడు ఉద్యోగికి వాటా ఇవ్వబడదు ఎందుకంటే ఉద్యోగి చేసిన పనికి ఉద్యోగికి అప్పటికే డబ్బు చెల్లించారు ఉపాధి నిబంధనలు ప్రకారం ఈ ఆవిష్కరణకు వచ్చే పారితోషికాన్ని అప్పటికే ఇచ్చేసినట్లే ఇప్పుడు ఈ ఆవిష్కరణ నుండి యజమాని పొందే లాభాలతో సంబంధం లేకుండా మరియు ఆవిష్కరణ నుండి వచ్చే ప్రతి ప్రయోజనం యజమాని మాత్రమే అనుభవిస్తున్నాడనే వాస్తవం ఉన్నప్పటికీ ఆ యజమాని ఎప్పటికీ ఆ ఉద్యోగిని ఆవిష్కర్తగా చూపించవలసి ఉంటుంది కాబట్టి ఆవిష్కర్తగా పేర్కొనబడే హక్కు ఆవిష్కరణతో ముందుకు వచ్చిన వ్యక్తి ఎల్లప్పుడూ అనుభవించగల హక్కు కాబట్టి ఒక వ్యక్తిని ఒక ఆవిష్కర్తగా పేర్కొనడానికి ఉన్న ఆ వ్యక్తి యొక్క హక్కు నుండి ఎవరూ అతన్ని విడదీయలేరు కానీ మీరు ఆవిష్కర్తగా పేర్కొనబడడానికి హక్కు ఉన్నందున ఆవిష్కరణ మీద హక్కులు కలిగి ఉన్నారని కాదు కాబట్టి ఒక ఆవిష్కర్త ఒక ఆవిష్కరణలో హక్కును ఎవరికి కేటాయించినా ఆ ఆవిష్కర్తకు ఇంకా ఆవిష్కర్తగా పేర్కొనబడే హక్కు ఉంటుంది ఇది ఒక రచయిత యొక్క నైతిక హక్కుకు సమానం ఒక రచయిత పుస్తకపు కాపీరైట్ ఒక ప్రచురణకర్తకు ఇచ్చి ఉండవచ్చు దాని యొక్క బహుళ కాపీలు చేసే హక్కు మరియు కాపీరైట్ కూడా ప్రచురణకర్త పేరిట ఉంటుంది కానీ యాజమాన్యంతో సంబంధం లేకుండా ఆ రచయితకు ఆ రచన యొక్క రచయితగా పేర్కొనబడడానికి హక్కు ఉంది కాబట్టి దీనిని రచయిత యొక్క నైతిక హక్కు అంటారు అదేవిధంగా ఆవిష్కరణలకు సంబంధించి ఆవిష్కర్త తనను తాను ఆవిష్కర్తగా పేర్కొనబడగల నిబంధన ఉంది